ఇంజనీర్ల కొరకు రూపొందించిన డేటా సైన్స్ కోర్సు యొక్క ఆర్ R మోడల్ లోని ఉపన్యాసం 2 కు స్వాగతం మునుపటి ఉపన్యాసంలో లో మేము ఆర్ R మరియు ఆర్ R స్టూడియో గురించి సంక్షిప్త పరిచయం ఇచ్చాము మరియు ఆర్ R ఫైలును ఎలా సృష్టించాలో ఆర్ R ఫైల్ లో కొన్ని కోడ్ లను వ్రాసి ఆర్ ఫైల్ ను ఎలా అమలు చేయాలో చూసాము ఈ ఉపన్యాసంలో మేము ఆర్ R ఫైల్ కు వ్యాఖ్యలను ఎలా జోడించాలో పర్యావరణాన్ని ఎలా క్లియర్ చేయాలో మరియు వర్క్ స్పేస్ ను ఎలా సేవ్ చేయాలో చూపించబోతున్నాం ఇప్పుడు ఆర్ R ఫైల్ కు వ్యాఖ్యలను ఎలా జోడించాలో మొదట చూద్దాం దీనికి ముందు ఈ ప్రశ్నను చూద్దాము మీరు ఈ కోడ్ లకు వ్యాఖ్యలను ఎందుకు జోడిస్తారు వ్యాఖ్యలను జోడించడం వలన మీ కోడ్ యొక్క రీడబిలిటిని మెరుగుపరుస్తుంది మీరు వ్యాఖ్యలలో వ్రాస్తున్నా కోడ్ యొక్క ఉద్దేశ్యాన్ని వివరించవచ్చు లేదా మీరు ప్రయత్నిస్తున్న ప్రయోజనాన్ని పొందడానికి ఒక అల్గోరిథం ఏమి చేస్తుందో వివరించవచ్చు డాక్యుమెంటేషన్ జనరేటర్ల ద్వారా సోర్స్ కోడ్ ను బాహ్యమైన డాక్యుమెంటేషన్ ను రూపొందించడానికి వ్యాఖ్యలు రాయడం కూడా మనకు సహాయపడుతుంది R స్క్రిప్ట్ లోని ఒకే పంక్తికి వ్యాఖ్యలను ఎలా జోడిం చా లో చూద్దాం మొదట వ్యాఖ్య ప్రారంభం లో మీరు హాష్ కి ద్వారా ఒకే పంక్తికి వ్యాఖ్యలను జోడించవచ్చు మీరు ఈ ఉదాహరణ చూసినట్లయితే నేను మొదటి వ్యాఖ్య ను హాష్ కి ద్వారా వ్యాఖ్యానించాను ఈ ఆదేశం ఆకు పచ్చగా ఉంటుంది మరియు మీరు ఈ ఆదేశాలు ఏమి ప్రోగ్రాం చేస్తుందో గమనించు నట్లయితే ఇది ఒకే సంఖ్య ను తీసుకొని దాని విలువ ను పది రెట్లు లెక్కిస్తుంది కాబట్టి నేను ఇక్కడ వేరియబుల్ a10 ను నిర్వచించుచున్నాను దానిని నేను ఇన్ పుట్ నెంబర్ గా వ్యాఖ్యానిస్తున్నాను మరియు ఇప్పుడు నేను ఇక్కడ జరుగుతున్న ఈ ఆపరేషన్ గురించి వివరిస్తున్నాను ఇది b గా పది 10 రెట్లు లెక్కించబడుతుంది మరియు మీరు మునుపటి ఉపన్యాసం కూడా గుర్తించుకోవాలి అందులో వేరియబుల్ కు విలువ ను కేటాయించడానికి మేము ఈ చిహ్నాన్ని ఉపయోగించాము ఇక్కడ ప్రదర్శించబడే R స్టూడియోలో మీరు కూడా ఉపయోగించవచ్చు వ్యాఖ్యానించడం మీ స్క్రిప్ట్ ఫైలును మరింత చదువగలిగేలా చేస్తుందని ఇప్పుడు మీరు చూడవచ్చు మీ వద్ద ఉన్న కొన్ని పంక్తు ల కోడ్ ను చేయడానికి వ్యాఖ్యలను కూడా ఉపయోగించవచ్చు ఇక్కడ పంక్తి ప్రారంభం లో హాష్ కి చొప్పించడం ద్వారా మీరు దీన్ని చేయవచ్చు నేను a14 అని చెప్పే ఈ పంక్తిని వ్యాఖ్యానించా లను కుంటున్నాను హాష్ కి దాని ముందు ఉంచడం ద్వారా నేను వ్యాఖ్యానించగలను ఆర్ R లో ఒకేసారి బహుళ పంక్తుల కు వ్యాఖ్యలను ఎలా జోడించాలి ఇప్పుడు చూద్దాం కర్సర్ ను ఉపయోగించి మీరు వ్యాఖ్యానించదలిచిన బహుళ పంక్తులను ఎంచుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి ఆపై ఎంచుకున్న పంక్తులను వ్యాఖ్యానించడానికి లేదా అన్ కామెంట్ చేయడానికి కి కాంబినేషన్ కంట్రోల్ షిఫ్ట్ సి control shift c నీ ఉపయోగించండి మరొక మార్గం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ నీ ఉపయోగించడం కర్సర్ ఉపయోగించి మీరు వ్యాఖ్యానించదలిచిన పంక్తులను ఎంచుకోండి మరియు మీరు కోడ్ మెనూ పై క్లిక్ చేస్తే కోడ్ మెనూలో పాప్ అప్ విండో పాప్ అవుట్ అవుతుంది దీనిలో మేము వ్యాఖ్య లేదా అసంబద్ధమైన పంక్తులను ఎంచుకోవాలి మీరు ఎంచుకున్న పంక్తులను వ్యాఖ్యానించండి లేదా అరికట్టండి కొన్ని సందర్భాల్లో మీరు ప్రతిధ్వని తో మూలం మరియు మూలాన్ని ఉపయోగించి కోడ్ లను అమలు చేస్తున్నప్పుడు మీ కన్సోల్ గందరగోళంగా మారుతుంది మరియు Console కన్సోల్ను క్లియర్ చేయడానికి ఇది అవసరము ఇప్పుడు consoleకన్సోల్ ను ఎలా క్లియర్ చేయాలో చూద్దాం సత్వరమార్గం షార్ట్ కట్కీ కంట్రోల్ ఎల్ control L ఉపయోగించి కన్సోల్ క్లియర్ చేయవచ్చు ఈ ఉదాహరణ లో నేను a ను నిర్వచించాను మరియు బి ని లెక్కించాను మరియు కామ బి ని ముద్రించాను నేను ఈ కోడ్ ను సోర్స్ ఎకో తో ఉపయోగించి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అన్ని ఆదేశాలు ముద్రించబడ్డాయి ఇప్పుడు నేను ఈ కన్సోల్ ను క్లియర్ చేయాలనుకుంటున్నాను నేను ఏమి చేయాలంటేనేను ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంది మరియు నేను ఈ కాంబినేషన్ కంట్రోల్ ఎల్ control L ను ఎంటర్ చేయాలినేను ఇలా చేసిన తర్వాత console కన్సోల్క్లియర్ అవుతుంది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి కన్సోల్ క్లియర్ అయినంత మాత్రాన వర్క్ స్పేస్ లో ఉన్న వేరియబుల్స్ తొలగింపబడవు మీరు ఇక్కడ చూసినట్లయితే మేము వర్క్ స్పేస్ లో ఉన్న consoleకన్సోల్ ను క్లియర్ చేసినప్పటికీ అంతకు ముందు సృష్టించబడిన వేరియబుల్స్ మనకు ఉన్నాయి ఇప్పుడు R ఎన్విరాన్మెంట్ నుండి వేరియబుల్స్ ను ఎలా క్లియర్ చేయాలో చూద్దాం మీరు rm కమాండ్ ఉపయోగించి R ఎన్విరాన్మెంట్ లో వేరియబుల్స్ క్లియర్ చేయవచ్చు మీరు R ఎన్విరాన్మెంట్ నుండి ఒకే వేరియబుల్ ను క్లియర్ చేయాలనుకున్నప్పుడు మీరు rm ఫంక్షన్ ను ఉపయోగించవచ్చు ఇక్కడ చూపించినట్లు తొలగించాలి మీరు ఈ ఎన్విరాన్మెంట్ లో ఉన్న అన్ని వేరియబుల్స్ ను తొలగించాలని అను కుంటే ఆర్గ్యుమెంట్ జాబితా తో rm ను ఉపయోగించవచ్చు ls తరువాత కుండలీకరణాలు లేదా పర్యావరణ చరిత్ర పేన్ లో GUI ని ఉపయోగించి పర్యావరణంలోని అన్ని వేరియబుల్స్ ను మీరు క్లియర్ చేయవచ్చు ఇక్కడ మీరు ఈ బ్రష్ బటన్ ను చూస్తారు మీరు ఈ బ్రష్ బటన్ ను నొక్కినప్పుడు అది ది పాప్ అప్ అవుతుంది ఈ విండో లో చెప్పినట్లుగా పర్యావరణంలో లభించే అన్ని వస్తువులను లేదా ఆబ్జెక్ట్స్ ని క్లియర్ చేయాలనుకున్నప్పుడు మీరు అవును అంటే అది అన్ని వేరియబుల్స్ ను క్లియర్ చేస్తుంది ఇది అక్కడ చూపబడింది మరియు పర్యావరణం ఇప్పుడు డు ఖాళీగా ఉందని మీరు చూడవచ్చు ఇప్పుడు ఎలా సేవ్ చేయాలో చూద్దాం వర్క్ స్పేస్ నుండి వచ్చిన డేటా R యొక్క వాతావరణం లో లో సేవ్ చేయబడిన సమాచారం తాత్కాలిక మని మరియు మీరు R సమావేశ కాలమును మూసి వేసినప్పుడు లేదా R స్టూడియో పునః ప్రారంభించినప్పుడు అది నిలుపుకో లేదని ఇప్పటికే పేర్కొన్నాము ప్రస్తుత సమావేశ కాలం లో ఉన్న డేటా ను సేవ్ చేయడం కొన్నిసార్లు అవసరం ఈ ఫామ్ లో డేటా ను పొందడానికి కారణం మీరు కొన్ని కార్యకలాపాలుఆపరేషన్ లుచేయడం మరియు ఆ చర్య లను పునరావృతం చేయకూడదు అనుకుంటున్నారు మరియు మీరు ఇప్పుడే వదిలివేయాలి అనుకునే స్థానం నుండి ప్రారంభించాలి ఆ సందర్భాలలో మీరు డేటా ను సేవ్ చేయాలనుకున్నప్పుడు R ఎన్విరాన్మెంట్ నుండి డేటాను సేవ్ చేయండి అక్కడ 2 మార్గాలు ఉన్నాయి అందులో మొదటిది ఆటోమేటిక్ ఆప్షన్ మీరు ఎప్పుడైతే R స్టూడియో అప్లికేషన్ ను మూసి వేసినప్పుడు అది వర్క్ స్పేస్ ఇమేజ్ ని సేవ్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది మీరు అవును అని చెబితే అది వర్క్ స్పేస్ లో ఉన్న అన్ని వేరియబుల్స్ ను సేవ్ చేస్తుంది మీరు సేవ్ చేయవద్దు అని చెబితే R స్టూడియో నిష్క్రమిస్తుంది మరియు వర్క్ స్పేస్ సమాచారం సేవ్ చేయ బడదు మీరు మాన్యువల్ పద్ధతి ని కూడా ఉపయోగించి వర్క్ స్పేస్ సమాచారాన్ని సేవ్ చేయవచ్చు ఇక్కడ మీరు సేవ్ కమాండ్ ఉపయోగించి సమాచారాన్ని ఫైలు లో సేవ్ చేయవచ్చు మరియు సేవ్ చేసిన సమాచారాన్ని లోడ్ కమాండ్ ని ఉపయోగించి భవిష్యత్తు సమావేశ కాలములో రీ లోడ్ చేయవచ్చు R లో దీన్ని ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ ఉన్న ఉదాహరణ కోడ్ లో మొదటి పంక్తి వర్క్ స్పేస్ లో వేరియబుల్ ను ఫైల్ పేరు sess1 dot R డేటా లో ఎలా సేవ్ చేయాలో చూపిస్తుంది కాబట్టి వ్యాఖ్యలలో మీరు ఒకే వేరియబుల్ a ని సేవ్ చేయడానికి ఉపయోగించ గల ఆదేశం కమాండ్ అని మీరు చూడవచ్చు మీరు పూర్తి వర్క్ స్పేస్ ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటే మీరు ఈ ఆదేశాన్ని ls ఆర్గ్యుమెంట్ జాబితా తో అన్ని డాట్ పేర్లు నిజంdot namestrue అని ఉపయోగించవచ్చు మరియు మీరు కోరు కున్న ఫైల్ పేరు ను ఇవ్వ వచ్చు మరియు ఇక్కడ ఇవ్వబడిన ఈ ఆదేశానికి సత్వరమార్గం షార్ట్ కట్ కీ ప్రస్తుత వర్కింగ్ డైరెక్టరీలో డాట్ R డేటా ఫైల్ గా పర్యావరణంలోని ఎన్విరాన్మెంట్ లోని డేటా ను సేవ్ చేసి డాట్ ఇమేజ్ ను సేవ్ చేస్తుంది మీరు ఈ ఆదేశం ఫైల్ ఫైల్ పేరుfilefile name ను ఉపయోగించి మీరు వర్క్ స్పేస్ సమాచారాన్ని తరువాతి సమయంలో లోడ్ చేయవచ్చని లోడ్ చేసిన తర్వాత మీరు డేటాను దాంట్లో సేవ్ చేయవచ్చు కాబట్టి ఈ ఉపన్యాసంలో R ఫైల్ కు వ్యాఖ్యలను ఎలా జోడించా లో consoleకన్సోల్ ను ఎలా క్లియర్ చేయాలో మరియు పర్యావరణము లో లో ఉన్నR ఆబ్జెక్ట్స్ ను ఎలా క్లియర్ చేయాలో కూడా చూశాము మరియు మరింత ఉపయోగం కోసం R లో లభించే వేరియబుల్స్ ను ఎలా సేవ్ చేయాలో కూడా చూసాము తర్వాతి ఉపన్యాసంలో మేము మీకు R యొక్క ప్రాథమిక డేటా రకాలను పరిచయం చేయబోతున్నాము ధన్యవాదాలు